గత ఉపన్యాసం లో మనము ఆరు ప్రాథమిక ఆపరేటర్ల గురుంచి చూశాము ఇప్పుడు కొన్ని అడిషనల్ ఆపరేటర్లను పరిచయం చేస్తాము నేను మొదట వాటిని వివరిస్తాను మరియు దాని అర్ధం ఏమిటో తెలుసుకుందాం మొదటిది ఇంటర్సెక్షన్ లేదా సెట్ ఇంటర్సెక్షన్ తరువాత రెండవది జాయిన్ మూడవది డివిజన్ అని మరియు నాల్గవది అసైన్మెంట్ కాబట్టి తప్పనిసరిగా ఈ అడిషనల్ ఆపరేటర్లు ద్వారా క్వరీలు సరళీకృతం చేయబడతాయి కానీ ప్రాథమిక రిలేషనల్ ఆల్జీబ్రా కొత్త పవర్ ని జోడించదు కాబట్టి ఈ కొత్త నాలుగు అడిషనల్ ఆపరేటర్లను ఉపయోగించి పరిష్కరించగల క్వరీలు ఏవైనా ఆరు ప్రాథమిక ఆపరేటర్లను ఉపయోగించి కూడా పరిష్కరించవచ్చు కాబట్టి ఈ నాలుగు ఆపరేటర్లు పరిష్కరించగల క్వరీ ల రకానికి ఎటువంటి పవర్ ని జోడించరదు ఏదేమైనా ఇది క్వరీ ను చాలా భారీగా వ్రాయడాన్ని సులభతరం చేస్తుంది మరియు దాని యొక్క ఉదాహరణలను తరువాత చూస్తాము కాని మొదట ఈ ఆపరేటర్లలో ప్రతి ఒక్కదాని అర్ధాన్ని చూద్దాము కాబట్టి మొదటిది సెట్ ఇంటర్సెక్షన్ సెట్ ఇంటర్సెక్షన్ అనేది సాధారణ సెట్ల కోసం మనమందరం అర్థం చేసుకునేది కాబట్టి తప్పనిసరిగా ఇది రెండు సందర్భాలలో ఉండాలి మరియు సెట్ యూనియన్ మరియు సెట్ డిఫరెన్స్ వలె అవి ఒకే స్కీమా మొదలగునవి కలిగి ఉండాలి మరియు ఇది వాస్తవానికి చాలా సులభం కాబట్టి పూర్తి చేయడానికి మనకు ఒక ఉదాహరణ ఉంది ఇది A B తో 1 1 1 2 2 1 మరియు s ఒకే స్కీమా A B తో 1 2 2 3 అంటే మళ్ళీ A B ను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రెండు సందర్భాల్లోనూ ఉమ్మడి విషయం ఇది ఒకటే సమాధానం 1 2 అవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సెట్ ఇంటర్సెక్షన్ క్రొత్త ఆపరేటర్ కాదు ఇతర ఆపరేటర్లను ఉపయోగించి దీనిని నిర్వచించవచ్చు మరియు దానిని ఎలా చేయావచ్చో దానికి సమాధానం ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ సెట్ ఇంటర్సెక్షన్ ను సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ రూపం లో వ్రాయవచ్చు కాబట్టి సెట్ డిఫరెన్స్ ఆపరేటర్ను ఉపయోగించి సెట్ ఇంటర్సెక్షన్ ను వ్రాయవచ్చు ఇది నిజంగా కొత్తపవర్ ని జోడించదు మనం తరువాతి ఆపరేటర్ జాయిన్ కి వెళ్దాం మరియు ఇది మనం చూసే చాలా ముఖ్యమైన ఆపరేటర్ కానీ మళ్ళీ అది నిజంగా కొత్త పవర్ ని జోడించదు కాని మొదట జాయిన్ అంటే ఏమిటో నిర్వచించుదాం జాయిన్కి చిహ్నం ఇది ఇది ఒకదానికొకటి ఎదురుగా ఉన్న రెండు త్రిభుజాలు వంటిది మరియు ఒక కండిషన్ ఉందని నిర్వచించాము కాబట్టి ఇది తప్పనిసరిగా ఉంటుంది ఇది కొత్త పవర్ ని జోడించదని ఎందుకు చెబుతున్నానో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు తప్పనిసరిగా అది ఏమిటంటే అది కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకుంటుంది మరియు తరువాత ప్రెడికేట్ తీటా ఆధారంగా కొన్ని టుపుల్స్ సెలెక్ట్ చేసుకోండి ఇది కార్టెసియన్ ప్రోడక్ట్ పై తీటాను ఉపయోగించి సెలెక్ట్ మరియు మనము ఇప్పటికే ఒక ఉదాహరణను చూశాము కాబట్టి మనము ను తీసుకున్నప్పుడు మనము ఆ కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకొని ఆపై తీటాను వర్తింపజేసినప్పుడు అది ఇది ఈ కండిషన్ ను ఉపయోగించి జాయిన్ అవుతుంది ఏదేమైనా ఒక ఉదాహరణ చూద్దాం జాయిన్ ఆపరేటర్ వాస్తవానికి చాలా ఉపయోగకరం గా ఉంటుంది జాయిన్ ఆపరేటర్కి కొన్ని సంస్కరణలు నిర్వచించ బడ్డాయి మొదటిదాన్ని ఈక్వాలిటీ జాయిన్ అంటారు కాబట్టి ఈక్వాలిటీ జాయిన్ తప్పనిసరిగా కండిషన్ లో ఈక్వాలిటీ ఉంటుంది అది ఆపరేటర్కు సమానం అవుతుంది ఉదాహరణకు ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ ఉంది అందుకే ఇది ఈక్వాలిటీ అఫ్ జాయిన్ ఆపరేటర్ అవుతుంది తదుపరి చాలా ముఖ్యమైన భాగాన్ని నేచురల్ జాయిన్ అంటారు ఇది చాలా చాలా సార్లు మనం SQL మొదలగునవి అధ్యయనం చేస్తున్నప్పుడు మరియు ప్రజలు జాయిన్ అంటే సాధారణంగా నేచురల్ జాయిన్ అని అర్ధం చేసుకుంటారు కాబట్టి నేచురల్ జాయిన్ కి దాని స్వంత ఆపరేటర్ ఉంది ఈ r ను ఈ స్టార్ ఆపరేటర్ చేత సూచించవచ్చు ఇది తప్పనిసరిగా కు సమానం అవుతుంది ఇప్పుడు r మరియు s ల మధ్య నేచురల్ జాయిన్ ను నిర్వచించడానికి r కు A అట్ట్రిబ్యూట్ ఉండాలి మరియు s కి కూడా అదే అట్ట్రిబ్యూట్ A ను కలిగి ఉండాలి నా ఉద్దేశ్యం r కి కొన్ని అట్ట్రిబ్యూట్ లను కలిగి ఉండాలి ఇది ఒకే పేరు మరియు s యొక్క అదే స్కీమాటిక్ అర్ధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా అని చెబుతోంది కాబట్టి r మరియు s అనే రెండు సంబంధాల మధ్య ఒకే అట్ట్రిబ్యూట్ ఉన్నప్పుడు మరియు ఆ అట్ట్రిబ్యూట్ పై r మరియు s ల మధ్య ఈక్వాలిటీ జాయిన్ ప్రతిపాదించబడినప్పుడు దానిని నతురల్ జాయిన్ అంటారు కాబట్టి ఒక ఉమ్మడి అట్ట్రిబ్యూట్ ను కలిగి ఉండాలి అక్కడ ఒక ఉమ్మడి అట్ట్రిబ్యూట్ ఉండాలి మరియు అందుకే ఇది నిర్వచించబడింది ఇప్పుడు దీని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే ఈక్వాలిటీ జాయిన్ అనునది స్కీమాను మార్చదు లేదా ఏ జాయిన్ ఆపరేటర్ అయినా నుండి స్కీమాను మార్చదు అయితే నేచురల్ జాయిన్ స్కీమాను మారుస్తుంది ఇది స్కీమాను ఎలా మారుస్తుంది ఇది తప్పనిసరిగా ఉమ్మడి అట్ట్రిబ్యూట్ యొక్క ఒక కాపీని మాత్రమే కలిగి ఉంటుంది ఇది మరియు రెండింటినీ నిల్వ చేయదు మరియు ఇది స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే విలువ విలువకు సమానంగా ఉండాలి కాబట్టి ఇది ఒక కాపీని మాత్రమే ఉంచుతుంది ఇది స్కీమాను కొద్దిగా మారుస్తుంది ఇది అనవసరమైన అట్ట్రిబ్యూట్ ని తప్పనిసరిగా తొలగిస్తుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవలసిన ఒక విషయం మరియు జాయిన్ ఆపరేటర్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇది A B యొక్క స్కీమా r అని పరిగణించండి మరియు ఇవి అక్కడ ఉన్న టపుల్స్ 1 1 1 2 2 1 ఇది s స్కీమా A C ఉంది మరియు 1 2 2 3 ఇప్పుడు మనం ఇలా చేస్తే కూడా దీనిని గా కూడా సూచించవచ్చు కాబట్టి ఇది నాచురల్ జాయిన్ ను కూడా సూచిస్తుంది ఇది నాచురల్ జాయిన్ కాబట్టి ఇది దీనికి సమాధానం అవుతుంది కాబట్టి సాధారణ అట్ట్రిబ్యూట్ మొదట గుర్తించబడింది ఇది A కాబట్టి A అనేది ఉమ్మడి అట్ట్రిబ్యూట్ దాని యొక్క ఒక కాపీని మాత్రమే ఉంచారు తరువాత మిగిలినవి కాపీ చేయబడతాయి కాబట్టి B మరియు C మరియు ఇది A B C యొకస్ స్కీమా అప్పుడు A సమానంగా ఉన్న చోట మాత్రమే ఆ టుపుల్స్ పరిగణనలోకి తీసుకోబడతాయి కాబట్టి దీని మధ్య A ఒకటే ఉంది కాబట్టి ఇది కాపీ చేయబడింది ఒకదాని యొక్క ఒక కాపీని మాత్రమే ఉంచారు B అనునది 1 మరియు C అనునది 2 కాబట్టి ఈ రెండింటి మధ్య ఈ జాయిన్ జరగదు ఎందుకంటే A విలువ అదే కాదు అప్పుడు మనము ఈ జాయిన్ కు వెళ్తాము ఎందుకంటే దీని యొక్క విలువ 1 కి సమానం మరియు తరువాత ఉంచబడిన కాపీ 1 B కి ఇది 2 C కొరకు 2 ఇది అదేవిధంగా ఇది జరగదు ఎందుకంటే జాయింట్ కండీషన్స్ అంగీకరించవు ఇది జరగదు ఎందుకంటే జాయిన్ కండిషన్ అంగీకరించదు మరియు ఇది జరుగుతుంది ఎందుకంటే 2 ఒకటే మరియు ఇది 2 1 3 ను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నాచురల్ జాయిన్ కు ఇది సమాధానం ఇది మరోసారి నాచురల్ జాయిన్ అవుతుంది కాబట్టి నాచురల్ జాయిన్ మొదలైనవి ఎలా నిర్వచించాలో ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇప్పుడు డివిజన్ అని పిలువబడే తదుపరి ఆపరేటర్కు వెళ్దాం ఇప్పుడు డివిజన్ కొద్దిగా క్లిష్టమైన ఆపరేటర్ డివిజన్ చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మొదటి నిర్వచనం డివిజన్ యొక్క అధికారిక నిర్వచనం మీకు ఇస్తాను ఇది నిజంగా క్లిష్టంగా ఉంటుంది కానీ అది ఏమి చేస్తుందో నేను మీకు చెప్తాను ముఖ్యంగా ఈ క్రింది విధంగా వ్రాస్తాను మొదట r యొక్క స్కీమా కాబట్టి r స్కీమా R ను అనుసరిస్తుందని అనుకుందాం మరియు s స్కీమా S ను అనుసరిస్తుంది ఇప్పుడు డివిజన్ ఆపరేటర్ వర్తింపచేయాలంటే అది ఉండాలి స్కీమా ఇది ఒక ముఖ్యమైన కండిషన్ దీనిని తప్పనిసరిగా హోల్డ్ చేయాలి కాబట్టి ఇది S యొక్క R యొక్క ఉపసమితి అయి ఉండాలి ఇది జరగాలి లేకపోతే ఈ డివిజన్ ఆపరేటర్ వర్తించదు రెండవది ఏమిటంటే r యొక్క స్కీమా తప్పనిసరిగా s ద్వారా విభజించ బడింది అందుకే ఇది ముఖ్యమైనది కానీ మరీ ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రత్యేకమైన స్కీమా నుండి టుపుల్స్ ను ఎన్నుకుంటుంది అంటే s తో కార్టెసియన్ ప్రోడక్ట్ అన్నీ r లో ఉంటాయి కాబట్టి మీరు టుపుల్ నుండి t అని పరిగణించండి కాబట్టి s తో కార్టెసియన్ ప్రోడక్ట్ ఈ టుపుల్ u అని అనుకుందాం ఇప్పుడు కార్టెసియన్ ఉత్పత్తి కాబట్టి t u మీరు తప్పక మీ r రిలేషన్ r లో భాగం కావాలి ఎందుకంటే మీరు తీసుకున్న కార్టెసియన్ ప్రోడక్ట్ ఇదే కాబట్టి ఈ కండిషన్ ను చెబుతుంది ఇప్పుడు ఇది u కార్టిసియన్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇది కార్టెసియన్ ప్రోడక్ట్ ఇది అన్నింటినీ సంగ్రహిస్తుంది ఇది u భాగం మరియు ఈ భాగం t కి చెందినది మరియు ఇది తప్పనిసరిగా దీని యొక్క స్కీమా ఏమిటో చెబుతోంది ఇది ఈ భాగం నుండి వచ్చింది కాబట్టి ఇది ఏమి చేస్తోంది కాబట్టి ఇది కొంచెం సంక్లిష్టమైన ఉదాహరణ మరియు నేను ఏమి చెబుతున్నానో చెప్పడానికి ఒక ఉదాహరణను చూద్దాం కాబట్టి ఇక్కడ r ను A B C D అని పరిగణించండి ఇది r యొక్క స్కీమా మరియు ఇది మీ s ఇది కేవలం C D ఇది కేవలం 2 7 మరియు 3 7 కాబట్టి మొదట కాబట్టి మొదట మనం స్కీమా అంటే ఏమిటో నిర్ణయించుకోవాలి ఇప్పుడు స్కీమా అంటే నేను మీకు చెప్పినట్లుగా ఇది తప్పనిసరిగా మీరు ఈ స్కీమాను మరియు ఈ స్కీమాను తీసుకుంటారు మరియు ఇది వ్యత్యాసం కాబట్టి స్కీమా మాత్రమే A B ఆ భాగాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన టుపుల్ t ఉందని పరిగణించండి కాబట్టి ఇది ప్రత్యేక టపుల్ దానిని తరువాత పూరిస్తాము కానీ ఈ రెండింటితో కలిసినప్పుడు ఇది t కార్టేసియన్ ప్రోడక్ట్ ని తీసుకుంటే అవి రెండూ అసలు రిలేషన్ r లో ఉండాలి కాబట్టి రెండూ ఈ రిలేషన్ r లో ఉండాలి కాబట్టి కొన్ని బిల్లులను ప్రయత్నించి సరిపోయేలా చేద్దాం అన్నింటిలో మొదటిది 1 5 బిల్లుకు సరిపోతుందో లేదో చూద్దాం 1 5 బిల్లుకు సరిపోతే 1 5 2 7 తప్పక నిజమైన భాగం కావాలి అప్పుడు 1 5 3 7 అందులో భాగం అవుతుంది కాబట్టి 1 5 ఆన్సర్ సెట్ కాబట్టి 1 5 సరైనది అవుతుంది ఇప్పుడు మనం 1 6 ను పరిగణించుదాము ఇప్పుడు 1 6 మళ్ళీ ఈ రెండింటితో జాయిన్ చేయబడాలి కాబట్టి 1 6 2 7 ఆన్సర్ సెట్లో భాగం కాదు ఇది ఉండదు ఇది ఈ విషయం యొక్క భాగం కాదు కాబట్టి మనం 2 6 ను పరిగణించుదాము 2 6 అందులో భాగమేనా 2 6 2 7 2 6 3 7 ఉన్నాయి ఈ సమాధానం సరైన సమాధానం అవుతుంది అప్పుడు 3 6 ఉందా 3 6 2 7 మరియు 3 6 3 7 రెండూ సరైనవి మరియు 3 5 లేదు ఎందుకంటే 3 5 2 7 లేదు కాబట్టి సమాధానం దానిని వ్రాద్దాం సమాధానం 1 5 2 6 3 6 అవుతుంది ఇది A మరియు B తో సమాధానం అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రకమైన విభజన అటువంటి క్లిష్టమైన ఆపరేటర్ ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి డివిజన్ ఆపరేటర్ ఉపయోగించబడే కొన్ని ఉదాహరణలను మనము చూస్తాము కానీ మీరు ఆలోచించటం ప్రారంభించడానికి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే డివిజన్ యొక్క ఈ భాగం ఉంటే అది తప్పక జరగాలి కాబట్టి తప్పనిసరిగా మీరు రిలేషన్ r ను తీసుకుంటారు మరియు మీరు s ద్వారా విభజిస్తారు మీరు అలాంటి వాటిని విభజించండి కాబట్టి 2 మరియు 7 ఇక్కడ ఏదైనా ఉంటే కాబట్టి మీరు 2 7 మరియు 3 7 రెండూ ఉన్నటువంటి టుపుల్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ భాగం లభిస్తుంది మరియు మీరు ఎంచుకోండి కాబట్టి ఆలోచన ఇది కాని తరువాత అసలు ఉదాహరణ చూద్దాం కాబట్టి మనము అసైన్మెంట్ అయిన చివరి జనరల్ ఆపరేటర్కు వెళ్తాము దీనిని దీని ద్వారా సూచిస్తారు ఇది రీనేమింగ్ ఆపరేటర్ వాలే దాదాపు ఒకే విధంగా ఉంటుంది కానీ అది ఏమిటంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ను r పై వర్తింపచేయబడుతుంది మరియు మీరు దానిని తాత్కాలికంగా వేరియబుల్ s కి కేటాయించండి కాబట్టి సంక్లిష్టమైన క్వరీ లలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఒకదానిపై ఒకటి విషయాలను వ్రాయడానికి బదులుగా మీరు s కు కేటాయించి ఆపై మీరు దానిని వ్రాయండి కాబట్టి ఉదాహరణకు మునుపటి క్వరీ లలో కొన్ని క్వరీ లు తిరిగి ఏమి ఉన్నాయి కాబట్టి మీరు ఏది చెప్పినా అది వ్రాయవచ్చు మీరు ఇది చెప్పగలరని ఆపై క్వరీ కు సమాధానం చెప్పగలరు ఇది దీనికి పవర్ని జోడించదని మీరు చూడవచ్చు కాని ఇది తప్పనిసరిగా క్వరీ రాయడాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి అడిషనల్ ఆపరేటర్లు ఏమిటో ప్రాథమిక నిర్వచనాలను పూర్తి చేశాము మనము తరువాత కొన్ని ఉదాహరణలను చూస్తాము ఇప్పుడు మనం నేర్చుకున్న అడిషనల్ ఆపరేటర్లను ఉపయోగించే కొన్ని ఉదాహరణల ను చూద్దాం ఇక్కడకు మరల రండి ఇదే మనము అనుసరిస్తున్న బ్యాంకింగ్ ఉదాహరణ కాబట్టి కొన్ని క్వరీలను పరిష్కరించడం ప్రారంభిద్దాం ఇక్కడ ఆపరేటివ్ పదం both కాబట్టి ఇది సెట్ ఇంటర్సెక్షన్ క్వరీ అని మరియు దీనిని పరిష్కరించే మార్గం తప్పనిసరిగా బాగానే ఉందని మనము దీన్ని చేస్తున్నాము బార్రోవర్ డిపాజిటర్తో ఇంటర్సెక్షన్ రేలషన్ అని పరిగణించండి ఇప్పుడు ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అన్ని కస్టమర్లను కనుగొనండి అని మనము చెప్పినప్పటికీ అన్ని కస్టమర్ల పేర్లను కనుగొనండి అని మనము చెప్పాము అది ఎందుకంటే కస్టమర్ నేమ్ అనేది కస్టమర్ ను గుర్తించే సమాచారం కాబట్టి మనము దీన్ని చేయవచ్చు ఇప్పుడు మరింత ముఖ్యంగా బార్రోవర్ కాబట్టి లోన్ ఉన్న ప్రతి కస్టమర్ ఈ బార్రోవర్ టేబుల్ లో ఉండాలి మరియు అకౌంట్ ఉన్న ప్రతి కస్టమర్ డిపాజిటర్ పట్టికలో ఉండాలి కాబట్టి మనము ఈ రెండు రిలేషన్ లను ఉపయోగించుకోవచ్చు మరియు ఈ క్వరీ ను పరిష్కరించవచ్చు మరీ ముఖ్యంగా కస్టమర్ నేమ్ యొక్క ఈ ప్రొజెక్షన్ ఇంటర్సెక్షన్ పూర్తయ్యే ముందు చేయాలి ఎందుకంటే బార్రోవర్ నేరుగా డిపాజిటర్తో ఇంటర్సెక్ట్ కాలేడు కారణం వారికి ఒకే స్కీమా లేదు కాబట్టి మనము మొదట స్కీమా ఒకటేనని నిర్ధారించుకోవాలి మరియు తరువాత ఇంటర్సెక్షన్ తీసుకోవచ్చు కాబట్టి ఇది జరిగితుంది మరికొన్ని క్వరీ లకు వెళ్దాం కాబట్టి ఈ రకమైన క్వరీ లు ప్రతి బ్రాంచ్ లో అకౌంట్ ఉన్న కస్టమర్లందరినీ కనుగొనే చోట ఉంటాయి కాబట్టి ఆపరేటివ్ పదం ప్రతి బ్రాంచ్ అవుతుంది ప్రతి బ్రాంచ్ రకమైన క్వరీ ఉన్నచోట ఇది డివిజన్ ఆపరేటర్ను సూచిస్తుంది ఎందుకంటే మనం కనుగొనవలసి ఉంది కాబట్టి ప్రతి బ్రాంచ్ రకమైన వాటిని పరిష్కరించడానికి డివిజన్ క్వరీ లు ప్రయత్నిస్తాయి కాబట్టి తప్పనిసరిగా దీనిని పరిష్కరించే మార్గం ఏమిటంటే మొదట ఈ కస్టమర్ నేమ్ మరియు బ్రాంచ్ నేమ్ ను డిపాజిటర్ నేచురల్ జాయిన్ అకౌంట్ నుండి తెలుసుకోవాలి డిపాజిటర్ నేచురల్ జాయిన్ అకౌంట్ ఏమి చేస్తుంది ఈ డిపాజిటర్ నేచురల్ జాయిన్ట్ అకౌంట్ సమాచారం ఇస్తుంది కాబట్టి దీన్ని అకౌంట్ తో డిపాజిట్ చేయడం వల్ల కస్టమర్స్ అందరికి మరియు ప్రతిదానికీ సమాచారం లభిస్తుంది ఇప్పుడు మనము కస్టమర్ నేమ్ మరియు బ్రాంచ్ నేమ్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ బ్రాంచ్ నేమ్ ప్రతిదానిలో ఉండాలి కాబట్టి బ్రాంచ్ నేమ్ సిటీ DEF కాబట్టి మనం చేయవలసినది అదే కాబట్టి మనము దానిని బ్రాంచ్ సిటీ DEF ఉన్న ప్రతిదాని యొక్క బ్రాంచ్ నేమ్ తో డివిజన్ చేసినప్పుడు బ్రాంచ్ టేబుల్ లభిస్తుంది కాబట్టి నేను దీన్ని చేద్దాం ఒక్కొక్కటి దీని అర్థం ఏమిటి ఈ బ్రాంచ్ సిటీ దీనికి సమానం ఈ బ్రాంచ్ నుండి ప్రతి బ్రాంచ్ లోని అన్ని బ్రాంచ్ లను ఎన్నుకుంటుంది ఇది తప్పనిసరిగా సిటీ DEF లోని ప్రతి బ్రాంచ్ ఇప్పుడు మనము దీని నుండి బ్రాంచ్ నేమ్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము అది మనకు అవసరం మరియు ఇక్కడ ఇది కస్టమర్ నేమ్ మరియు బ్రాంచ్ నేమ్ ను ప్రతి డిపాజిటర్ నుండి సెలెక్ట్ చేసుకుంటుంది ఆపై మనము ఒక డివిజన్ చేస్తే అది తప్పనిసరిగా ఈ కస్టమర్ నేమ్ లను సెలెక్ట్ చేసుకుంటుంది ఇది ప్రతి బ్రాంచ్ లో ఒక అకౌంట్ ను కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ డివిజన్ ఆపరేటర్ ఇది ఖచ్చితంగా నిర్ధారిస్తుంది కాబట్టి ఈ కస్టమర్ నేమ్ ఈ మొత్తం జాయిన్ అయినప్పుడు మొత్తం కార్టేసియన్ ప్రోడక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే దీనిలో భాగం అవుతుంది కాబట్టి ఈ ప్రతి బ్రాంచ్ ఉన్న చోట ఒక క్వరీ ను ఎలా పరిష్కరించాలి కాబట్టి ప్రతి బ్రాంచ్ ఉన్నప్పుడల్లా లేదా మీరు అన్ని శాఖలను చెప్పగలరు ఈ రకమైన క్వరీ ఎప్పుడైనా దాని గురించి ఆలోచించే సహజ మార్గం డివిజన్ ఆపరేటర్ ను ఉపయోగిస్తుంది మీ అభ్యాసం కోసం మరెన్నో ఉదాహరణలు మొదలైనవి ఉంటాయి కానీ ఆలోచించే మార్గం ఇదే కాబట్టి ఇది ఈ నార్మల్ రిలేషనల్ అల్జీబ్రా లో కొంత భాగాన్ని పూర్తి చేసాము ఇక్కడ మనము ఆరు బేసిక్ ఆపరేటర్లను మరియు నాలుగు అడిషనల్ ఆపరేటర్లను చూశాము అడిషనల్ ఆపరేటర్లు పవర్ ని పెంచదని మనం గుర్తు చేసుకున్నాము కానీ ఇది కొన్ని ప్రశ్నలను పరిష్కరించడాన్ని సులభతరం చేస్తుంది తరువాత మనము ఎక్స్టెండెడ్ రిలేషనల్ అల్జీబ్రా కి వెళ్తాము కాబట్టి మనము మరికొన్ని ఆపరేటర్లను నిర్వచిస్తాము అక్కడ ఇది రిలేషనల్ అల్జీబ్రా యొక్క పవర్ ని పెంచుతుంది